ప్రోగ్రామ్ ఫలితాలు మరియు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాల అటైన్మెంట్కు సంబంధించిన మాడ్యూల్ 1 లో యూనిట్ 20వ ఉపన్యాసానికి స్వాగతం మునుపటి యూనిట్లో కోర్సు ఫలితాల అటైన్మెంట్ను ఎలా లెక్కించాలో మరియు CO ల చుట్టూ నాణ్యమైన లూప్ ను ఎలా మూసివేయాలో మనము అర్థం చేసుకున్నాము ప్రోగ్రామ్ ఫలితాలు మరియు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాల అటైన్మెంట్ను గణించడం వైపు వెళ్ళడానికి ఇది అవసరం ఈ యూనిట్ PO లు మరియు PSO ల అటైన్మెంట్ పై దృష్టి ఉంటుంది మరియు PO లు మరియు PSO ల చుట్టూ నాణ్యమైన లూప్ను మూసివేస్తుంది కోర్సు ఫలితాల నుండి కోర్సుల నుండి ప్రోగ్రామ్కు వెళ్లేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి కోర్సు స్థాయిలో మనం సాధించినవి మనం ప్రయత్నిస్తున్న కోర్సు స్థాయిలో మనం సాధించిన దాని పరంగా దాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాము PO లు మరియు PSO ల అటైన్మెంట్ను నిర్ణయించండి మరియు PO లు మరియు PSO లు చాలా కార్యకలాపాల ద్వారా సాధించబడతాయి PO లు మరియు PSO ల యొక్క లెక్కింపు అటైన్మెంట్కు ప్రోగ్రామ్ యొక్క 4 సంవత్సరాల వ్యవధిలో అన్ని కార్యకలాపాలపై లేదా మెజారిటీ కార్యకలాపాలపై గణనీయమైన మొత్తం అవసరం కాబట్టి ఆ మేరకు మీరు సమగ్రపరిచే విధానం ప్రత్యేకంగా ఉండదు మరియు వీటిని చేయడానికి సరైన మార్గం లేదు అగ్రిగేషన్ ప్రక్రియ ని ను ఎక్కువుగా పేర్కొనడం లేదా తక్కువుగా పేర్కొనడం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి POలు మరియు PSOలను చూద్దాం లేదా కోర్ కోర్సుల ద్వారా కూడా పరిష్కరించవచ్చు ఈ రోజు నాటికి మీరు చూడగలిగినట్లుగా ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ నందు కోర్ కోర్సులు 170 క్రెడిట్ ప్రోగ్రామ్లలో దాదాపు 140 క్రెడిట్లను కలిగి ఉంటాయి ఈ 140 క్రెడిట్లలో ప్రాజెక్ట్ లేదా ప్రాజెక్టులు కూడా ఉంటాయి కాబట్టి కోర్ కోర్సులతో పాటు మనకు ప్రాజెక్టులు ప్రెజెంటేషన్లు ఇంటర్న్షిప్ కో కరిక్యులర్ మరియు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇవన్నీ ఉపయోగించవచ్చు లేదా POలు మరియు PSOల అటైన్మెంట్ను నిర్ణయించడానికి వాటిని సమగ్రపరచవచ్చు PO లు మరియు PSO ల అటైన్మెంట్ను గణించడంలో ఏదైనా కార్యాచరణను చేర్చాలంటే గుర్తించిన కార్యాచరణలో విద్యార్థులందరూ పాల్గొనడం అవసరం వారు కాకపోతే విద్యార్థులందరూ ప్రోగ్రామ్ ఫలితాలను సాధించారని మీరు చెప్పలేరు ఉదాహరణకు ఎలెక్టివ్స్ అన్ని ప్రోగ్రామ్లలో కొంత దిశలో లోతును అందించడంలో అవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అయితే POలు మరియు PSOలను లెక్కించడానికి అవి పరిగణించబడవు ఎందుకంటే స్వభావం ప్రకారం ఎలిక్టివ్స్ విద్యార్థులు అందరూ తీసుకోరు విద్యార్థులందరూ ఒకే విధమైన ఎలిక్టివ్స్ ని ఎంచుకోరు అటైన్మెంట్ లెక్కింపు కోసం ఏదైనా కార్యాచరణను చేర్చడం కోసం మరో లక్షణం ఆ కార్యాచరణకు సంబంధించిన విద్యార్థుల పనితీరు నిస్సందేహంగా కొలవగలగాలి కొన్నిసార్లు పనితీరు వ్రాతపూర్వక పరీక్ష వంటిది ఇక్కడ మీరు పనితీరును విలువైనదిగా చేయవచ్చు లేదా కొన్నిసార్లు ప్రెజెంటేషన్లు లేదా ప్రాజెక్ట్ల వంటివి మీరు మళ్లీ ఉన్న రబ్రిక్ల సమితిని నిర్వచించాల్సిన అవసరం ఉంది లేదా నిస్సందేహంగా కొలవవచ్చు కాబట్టి ఈ రెండు లక్షణాలు PO మరియు PSOల అటైన్మెంట్ను లెక్కించడానికి చేర్చవలసిన కార్యకలాపాలలో విద్యార్థులందరూ పాల్గొనాలి అలాగే రుబ్రిక్స్ మరియు ఎవాల్యుయేషన్ విధానాలను చాలా స్పష్టంగా నిర్వచించాలి ఇక్కడ మేము ఈ రూపాన్ని కొంత సరళంగా చేస్తున్నాము కోర్సులు కోర్ కోర్సులు ప్రాజెక్టులు ప్రెజెంటేషన్లు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేదా కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా ప్రోగ్రాం యొక్క PO PSO సాధించడం మీరు PO అటైన్మెంట్ను లెక్కిస్తాము మరియు మీరు PO PSO లక్ష్యాలు సెట్ చేయబడ్డాయి మరియు రెండింటి మధ్య వ్యత్యాసం "అటైన్మెంట్ గ్యాప్" మరియు ఇది PO PSO అంతరాలను మూసివేయడానికి లేదా లక్ష్యాలను పెంచడానికి ఒక ప్రణాళికకు దారి తీస్తుంది దీని చుట్టూ ఉన్న ఫీడ్బ్యాక్ లూప్ను మేము ఇక్కడ లేదా ఇక్కడ చుట్టూ చూపించడం లేదు అది సూచించబడింది కాబట్టి PO PSO చుట్టూ లూప్ మూసివేయడానికి ఇది సంబంధం ఉదాహరణకు PO PSO ఎలా సాధించబడుతుంది ఇది మేము ఇప్పటికే జాబితా చేసిన వివిధ కార్యకలాపాల ద్వారా సాధించబడుతుంది PO లు మరియు PSO లు ప్రధానంగా కోర్ కోర్సుల ద్వారా సాధించబడతాయి ఎందుకంటే అవి అండర్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లో గణనీయమైన శాతం కార్యకలాపాలను కలిగి ఉంటాయి మరియు మీరు ఏదైనా ఒక కోర్సును చూస్తే ఏమి జరుగుతుంది మరియు ఆ కోర్సు యొక్క ప్రతి కోర్సు ఫలితం ప్రతి కోర్సు ఫలితం మాత్రమే పరిష్కరించబడుతుంది PO లు మరియు PSO ల యొక్క ఉపసమితి మరియు వివిధ స్థాయిలకు లేదా మనం బలాలు అని పిలుస్తాము ఉదాహరణకు నేను ఒక నిర్దిష్ట PO ని కొద్దిగా సంబోధిస్తూ ఉండవచ్చు లేదా నేను PO ని మధ్యస్తంగా సంబోధిస్తున్నాను ఎందుకంటే మీరు PO చదివితే ప్రతి PO కి అనేక కీలక పదబంధాలు ఉన్నాయి మరియు మీరు ఒక నిర్దిష్ట కోర్సు ఫలితాన్ని చూసినప్పుడు ఏమి జరుగుతుంది అన్ని ముఖ్య పదబంధాలు నిర్దిష్ట పేర్కొన్న ఫలితానికి వర్తించవు కాబట్టి ఏమి జరుగుతుందో దానిపై దృష్టి సారించే ముఖ్య పదబంధాలు లేదా ఎన్ని దానిపై దృష్టి సారించాయో దానిపై ఆధారపడి కోర్సు ఫలితాన్ని ఇచ్చిన PO లేదా PSO కి మ్యాప్ చేయబడిన బలాన్ని మనం అనుబంధించవచ్చు ఇక్కడ మేము మూడు స్థాయిలను గుర్తించాము 1 2 3 1 అంటే కొద్దిగా 2 అంటే మధ్యస్తంగా 3 అంటే గణనీయంగా దీనికి తోడు మేము ఇవన్నీ చేసినప్పుడు కొన్ని PO లు ప్రోగ్రామ్ చేత తగినంతగా పరిష్కరించబడలేదని మనం కనుగొనవచ్చు అలాంటప్పుడు డిపార్టుమెంటు అన్ని కోర్ కోర్సులను చూడవలసి ఉంటుంది మరియు గుర్తించబడిన కోర్సుల సమితిని నిర్ణయించవలసి ఉంటుంది తద్వారా మనం కోరుకునే రకమైన POలు మరియు PSOలను మనం పరిష్కరించుకోవాలనుకుంటున్నాము కాబట్టి ఆ మేరకు మేము ఒక కోర్సు పరిష్కరించాల్సిన PO లు మరియు PSO లను నిర్ణయిస్తాము మరియు గుర్తించిన PO లు మరియు PSO లను తీర్చడానికి CO లు వ్రాయవలసి ఉంటుంది మనము మొదట OBE కింద పనిచేసేటప్పుడు ఇది జరిగే అవకాశం లేదు ఎందుకంటే మనం ఉన్న చోట నుండే మొదలుపెడుతున్నాం మరియు POలు మరియు PSOలను నిర్వచించడం మరియు COలు రాయడం చాలా అరుదు మీ కోర్సుల రూపకల్పనపై మీరు రెండవ పునరావృతం చేసినప్పుడు అది అవసరం PO లేదా PSO యొక్క అటైన్మెంట్ అనుబంధ CO ల యొక్క అటైన్మెంట్ స్థాయిలు మరియు అది మ్యాప్ చేయబడిన శక్తి మీద ఆధారపడి ఉంటుంది రెండు వేరియబుల్స్ ఉన్నాయి ఒకటి CO లు ఎంతవరకు అటైన్మెంట్ చేయబడుతున్నాయో మరొకటి ఆ CO PO లకు మ్యాప్ చేసే శక్తి ఇవి మీరు చెప్పగల రెండు వేరియబుల్స్ కాబట్టి మొదటి విషయం ఏమిటంటే ఒక నిర్దిష్ట PO లేదా PSO ను కోర్సు ద్వారా పరిష్కరించే స్థాయి లేదా మ్యాపింగ్ బలాన్ని నిర్ణయించడం అవసరం మేము చెప్పినట్లుగా మ్యాపింగ్ స్ట్రెంగ్త్ మ్యాపింగ్ బలము 3 స్థాయిలలో నిర్వచించబడింది తక్కువ మధ్యస్థ బలమైన లేదా 1 2 3 వంటివి PO PSO యొక్క బలాన్ని నిర్ణయించడానికి ఇక్కడ మరెన్నో పద్ధతులు ఉన్నాయి మీరు ఏ పద్ధతిని అందించకపోతే అది చాలా కొన్నిసార్లు సహజమైన లేదా కొన్నిసార్లు ఏకపక్షంగా చెప్పడం నేను 3 లేదా 2 బలానికి PO ని సంబోధిస్తానని చెప్తున్నాను కాబట్టి మనకు అవసరం మరియు ఇది ఒక ప్రోగ్రామ్లోని కొన్ని వందల కోర్సులకు పైగా పూర్తి అయినప్పుడు ఏమి జరుగుతుంది ఒక సంస్థలో అది కార్యకలాపాలు తగినంతగా పోల్చబడదు మరియు నిజంగా అవి ప్రయోజనానికి ఉపయోగపడవు కాబట్టి ఏమి జరగాలి అనేది ఒక సంస్థలోని అన్ని కార్యక్రమాలకు ఒక పద్ధతిని అనుసరించాలి మరియు మరోసారి మేము ఒక పద్ధతిని ఇస్తాము ఇది అనేక అధ్యాపకులతో పరీక్షించిన తరువాత పాల్గొనే అధ్యాపకులందరికీ సహేతుకమైనదని కనుగొనబడింది కానీ మీరు మీ స్వంత మార్గంలో ఒక నిర్దిష్ట CO యొక్క బలాన్ని PO కి మ్యాప్ చేయడానికి ఇష్టపడతారని ఇతరులతో చర్చించిన తర్వాత మీరు ఎల్లప్పుడూ పునర్నిర్వచించవచ్చు ఒక పద్ధతిని చూద్దాం ఒక సాధారణ పద్ధతి ఏమిటంటే PO స్థాయిని CO లకు కేటాయించిన గంటల సంఖ్యతో ఇచ్చిన PO ని పరిష్కరించడం మీరు CO వ్రాసేటప్పుడు మేము కోరిన కారణాలలో ఇది ఒకటి మీరు తీసుకోబోయే తరగతి గది సెషన్ల సంఖ్యను అనుబంధిస్తారు మీరు ఈ ప్రక్రియలను గుర్తుంచుకోవలసిన విషయం ఖచ్చితమైనది కాదు మీరు వాటిని చిన్న ఫార్ములాగా మార్చలేరు ప్రతిదీ సుమారుగా ఉండాలి మీరు సంవత్సరాల్లో మరియు అన్ని విభాగాలలో ఒక విధానాన్ని అనుసరించిన తర్వాత PO అటైన్మెంట్ యొక్క ప్రయోజనం అందించబడుతుంది ఇది మేము తరువాత అన్వేషిస్తాము ఉదాహరణకు ఒక నిర్దిష్ట PO ని ఉద్దేశించి 40 కంటే ఎక్కువ తరగతి గది సెషన్లు ట్యుటోరియల్స్ లేదా ల్యాబ్ గంటలు ఉంటే అవి PO 3 స్థాయి వద్ద మ్యాప్ అయ్యాయి అని మేము భావిస్తున్నాము ఉదాహరణకు 40 మళ్ళీ పరస్పర సమ్మతి లాంటిది కాని మీరు దీన్ని 50 చేయవచ్చు మీరు దీన్ని 60 కూడా చేయవచ్చు తరగతి గది సెషన్లలో 25 నుండి 40 ఒక నిర్దిష్ట PO ని సంబోధించినట్లయితే PO 2వ స్థాయిలో పరిష్కరించబడుతుంది అప్పుడు 5 నుండి 25 తరగతి గది సెషన్లు ఒక నిర్దిష్ట PO ని సూచిస్తే అప్పుడు PO స్థాయి 1 వద్ద పరిష్కరించబడుతుందని మేము భావిస్తాము తరగతి గది సెషన్లలో 5 కన్నా తక్కువ మీరు 1 అని కూడా చెప్పలేరని మేము చెబుతున్నాము కాబట్టి PO ను పరిష్కరించలేదని మేము భావిస్తున్నాము కాబట్టి ఈ ప్రత్యేకతను మీరు మ్యాపింగ్ బలం యొక్క నిర్వచనం అని పిలుస్తారు తరువాత PO PSO అటైన్మెంట్ను లెక్కించడంలో ప్రతిపాదించిన అన్ని గణనలకు ఆధారం అవుతుంది మరోసారి 1 2 3 వంటివి చాలా ఉన్నాయి కాబట్టి మనం మ్యాపింగ్ చేస్తున్నాము కాబట్టి మనం చివరకు ఏదో సాధారణీకరించాలి కాబట్టి ఇక్కడ PO PSO అటైన్మెంట్లు 1 కు సాధారణీకరించబడతాయి అవి ఏ ఇతర సంఖ్యకు కూడా సాధారణీకరించబడతాయి ఇది 10 కావచ్చు ఇది 3 5 కావచ్చు కానీ PO మరియు PSO అటైన్మెంట్లు ప్రతి ఒక్కరికీ తక్షణమే సంబంధం ఉన్న 1 విషయానికి సాధారణీకరించబడతాయి ఒక PO ను 3 స్థాయిలో పరిష్కరించబడితే అంటే మ్యాపింగ్ బలం 3 అని అర్ధం మరియు అటైన్మెంట్ కి సాధారణంగా మేము తరగతి సగటు మార్కులను ఉపయోగిస్తున్నాము ఆ PO తో అనుబంధించబడిన CO యొక్క అటైన్మెంట్ 100 అప్పుడు PO యొక్క అటైన్మెంట్ 1 అది మా సాధారణీకరణ ప్రక్రియ కాబట్టి ఇచ్చిన తరగతిలో ఏదైనా స్పష్టంగా 1 కంటే తక్కువగా ఉంటుంది అయితే ఇది మీ విద్యార్థుల నాణ్యత మీరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విధానం మరియు మొదలైన వాటిపై ఆధారపడి 1 కి దగ్గరగా ఉంటుంది కాబట్టి 2 అంశాలు ఉన్నాయి ఒకటి CO తో సంబంధం ఉన్న తరగతి సగటు మార్కులు మరియు మ్యాపింగ్ యొక్క బలం అవి PO అటైన్మెంట్ను నిర్ణయిస్తాయి ఇక్కడ కొన్ని కో కరికులర్ మరియు ఎక్స్ట్రా కరికులర్ కార్యకలాపాల పనితీరును కొన్ని నిర్వచించబడిన రబ్రిక్స్ ప్రకారం అంచనా వేస్తే విద్యార్థులకు ముందుగానే ప్రకటించిన రుబ్రిక్స్ కూడా ఒక కోర్సుగా పరిగణించవచ్చు ఉదాహరణకు ఏదైనా కార్యాచరణను ఒక సెమిస్టర్లో 1 క్రెడిట్ కోర్సుగా పరిగణించవచ్చు 30 గంటల కార్యాచరణ వంటివి ఉంటే లేదా విద్యార్థులు ఒక సెమిస్టర్లో 30 గంటల కార్యాచరణలో పాల్గొంటే నేను 1 క్రెడిట్ కోర్సుతో సమానంగా పరిగణించగలను కానీ ఇక్కడ మేము కో కరికులర్ మరియు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లను ప్రస్తుత కోర్సులతో పోల్చడానికి ప్రయత్నించడం లేదు మరియు మనం చేసేది ఏమిటంటే మేము అన్ని కోర్సులు కోర్ కోర్సులు ప్రాజెక్టులు పాఠ్యేతర కార్యకలాపాలు ప్రెజెంటేషన్లు మేము జాబితా చేసే ప్రతిదీ మరియు ప్రతి కార్యాచరణతో అనుబంధించబడిన PO ల అటైన్మెంట్ను లెక్కించి ఆపై సగటును తీసుకుంటాము కానీ మనం సగటును లెక్కించినప్పుడు కోర్సులు ప్రాజెక్టులు మరియు కార్యకలాపాలు మొత్తం సంఖ్యను తీసుకుంటాము కాబట్టి ఏమి జరగవచ్చు ఒక నిర్దిష్ట PO చాలా కార్యకలాపాల ద్వారా పరిష్కరించబడదు మరియు నేను దానిని మొత్తం సంఖ్యతో విభజించినప్పుడు ఆ అటైన్మెంట్ చాలా చిన్నదిగా మారుతుంది ఇది విభాగానికి అసౌకర్య అనుభూతిని ఇస్తుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అది ఆందోళనకు కారణం కాదు మేము దానిని వివరిస్తాము ఇది సంపూర్ణ విలువలు కాదు ఇది 1 సంవత్సరం నుండి మరొకటి వరకు ఉన్న సాపేక్ష విలువలు ఇది NBA అక్రిడిటేషన్ ప్రక్రియకు సంబంధించినది ఇప్పుడు ఇవన్నీ లెక్కించడానికి మేము ఒక నమూనా కోర్సు అనలాగ్ సర్క్యూట్లు మరియు సిస్టమ్స్ తీసుకుంటాము క్రెడిట్స్ 3 తరగతి గది గంటలు మరియు వారానికి 1 ప్రయోగశాల సెషన్ మరియు 6 CO లు ఉన్నాయి మరియు మేము ఈ విధంగా వ్రాసాము POలు మరియు PSOలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి మీరు చూడగలిగినట్లుగా మీకు PO1 ఉంది మరియు మీకు PO10 PO3 PO4 మరియు మొదలైనవి PSO1 ఉన్నాయి సాధారణంగా ఒక కోర్సు చాలా సార్లు ఒక కోర్సుతో సంబంధం కలిగి ఉంటుంది ఏదైనా కోర్సు మీరు తీసుకుంటే అది ఒక PSO1 తో అనుబంధించబడుతుంది మీరు మీ PSO లను ఆశాజనకంగా వ్రాస్తే మేము సరైన పద్ధతిలో పరిగణించాము క్లాస్ సెషన్లు మరియు ల్యాబ్ సెషన్ల సంఖ్య ఇక్కడ ఉన్నాయి మరియు తరువాత అభిజ్ఞా స్థాయిలు మరియు జ్ఞాన వర్గాలు ఇక్కడ ప్రదర్శించబడతాయి ఇప్పుడు మీరు అదే విషయాన్ని చూస్తే ఇక్కడ చూడవచ్చు CO1 అనేది PO1 PO10 మరియు PSO1 తో ముడిపడి ఉంది మరియు నిర్దిష్ట CO అటైన్మెంట్ 62 3 లేదా మీరు అది శాతం కాకపోతే దానిని 0 623 అని వ్రాస్తాము కాబట్టి ప్రతి CO కి సంబంధించి మేము సంబంధిత PO మరియు CO యొక్క అటైన్మెంట్లతో అనుబంధించాము ఇప్పుడు మనం ఏమి చేస్తున్నాము ఇప్పుడు మనం అన్ని గంటలు లెక్కించాము 40 గంటల తరగతి గది పరస్పర చర్య మరియు 28 గంటల ప్రయోగశాల ఉన్నాయి 68 లో 11 అంటే 16 సెషన్లు PO1 కి అంకితం చేయబడ్డాయి మరియు మేము సూచించిన విషయం ప్రకారం మ్యాపింగ్ స్ట్రెంగ్త్ 1 అవుతుంది ఇది 25 కన్నా తక్కువ కానీ ఇది 5 కంటే ఎక్కువ కనుక ఇది 1 అవుతుంది అయితే PO2 కి సంబంధించి 68 లో 13 అంటే 19 కాబట్టి మ్యాపింగ్ స్ట్రెంగ్త్ కూడా PO2 కి 1 PO3 కొరకు 68 లో 47 అంటే 69 ద్వారా మ్యాపింగ్ స్ట్రెంగ్త్ 3 మరియు PO4 కొరకు మ్యాపింగ్ స్ట్రెంగ్త్ 3 మరియు PO5 కి కూడా స్ట్రెంగ్త్ 3 మరియు PO10 కమ్యూనికేషన్కు సంబంధించినది మరియు ఇది 23 ఉంటుంది ఇంకా 25 కన్నా తక్కువ మ్యాపింగ్ స్ట్రెంగ్త్ 1 మరియు PSO1 అన్ని CO లతో సంబంధం కలిగి ఉంది దానికి కూడా మ్యాపింగ్ స్ట్రెంగ్త్ 3 ఇదే ఇలా సంగ్రహించబడింది మీరు అన్ని PO లు మరియు PSO లను జాబితా చేస్తారు ఇందులో 2 PSO లు ఉన్నాయి మరియు ఈ కోర్సు కోసం మ్యాపింగ్ యొక్క బలం మీరు 1 1 3 0 గా జాబితా చేస్తారు మీరు చూడగలిగినట్లుగా కొన్ని PO లు ఈ కోర్సు ద్వారా పరిష్కరించబడవు దానిలో తప్పు ఏమీ లేదు కానీ మేము అన్ని కోర్సుల కోసం ఇలా తీసుకుంటాము కాబట్టి ఇది కోర్సు PO PSO మ్యాపింగ్ ఇప్పుడు మనం PO PSO అటైన్మెంట్ను ఎలా లెక్కించాలి PO PSO ను పొందడం మీరు సంబంధిత CO ల అటైన్మెంట్ సగటును తీసుకుంటారు ఉదాహరణకు 3 CO లు అవి PO3 కి మాప్ చేయబడ్డాయి అనుకుందాం కాబట్టి మేము ఆ 3 CO ల అటైన్మెంట్ను పరిశీలిస్తాము మరియు సగటును తీసుకొని దానిని స్కేల్ ఫాక్టర్ ద్వారా గుణించాలి స్కేల్ ఫాక్టర్ అంటే ఏమిటి నిర్దిష్ట PO యొక్క వాస్తవ మ్యాపింగ్ స్ట్రెంగ్త్ మరియు మన విషయంలో ఎల్లప్పుడూ ఉండే గరిష్ట మ్యాపింగ్ స్ట్రెంగ్త్ 3 కాబట్టి వాస్తవ మ్యాపింగ్ స్ట్రెంగ్త్ 3 ద్వారా భాగించబడినది ఇది స్కేల్ ఫాక్టర్ PO యొక్క అటైన్మెంట్ను మీరు ఈ విధంగా లెక్కించారు ఇప్పుడు ఈ కోర్సులో PO1 అటైన్మెంట్ 13 సగటున 2 CO లు అనుబంధించబడ్డాయి కాబట్టి సగటు 0 623 0 669 మరియు అది మీకు 0 215 ఇస్తుంది సరేనా PO1 యొక్క అటైన్మెంట్ను మేము ఆ విధంగా లెక్కించాము మీరు అందరికీ ఒకే గణన చేస్తారు మరియు మా చివరి కాలమ్ PO ల అటైన్మెంట్ను సూచిస్తుంది ఎందుకంటే మీరు PO3 మరియు PO4 లను చూస్తే ల్యాబ్ సెషన్లు ఉంటాయి కాబట్టి ఏమి జరుగుతుంది మ్యాపింగ్ స్ట్రెంగ్త్ 3 అయినప్పటికీ సగటు తరగతి మార్కులు దాదాపు ఒకేలా ఉంటాయి కానీ PO దాని మ్యాపింగ్ స్ట్రెంగ్త్ కారణంగా నిర్దిష్ట PO అటైన్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇతరులలో మ్యాపింగ్ స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఇది కూడా ఒక రకమైన కారణం ఇప్పుడు మేము దీనిని కలిసి ఉత్పత్తి చేస్తాము ప్రతి కోర్సులో మ్యాపింగ్ స్ట్రెంగ్త్ మరియు PO లు మరియు PSO ల యొక్క వాస్తవ అటైన్మెంట్ ద్వారా వర్గీకరించబడుతుంది మీరు గరిష్టంగా 2 దశాంశ స్థానాలను చూపించగలరు అది నిజంగా సరిపోతుంది ఇప్పుడు మనం ఏమి చేయాలి మేము మిళితం చేస్తాము మీరు కోర్ కార్యాచరణను పిలిచే ప్రతిదానికీ మేము దీన్ని చేస్తాము మరియు దానిని కోర్సు లేదా ప్రాజెక్ట్ అని పిలుస్తాము మేము వాటిని సంబంధిత విలువతో లేబుల్ చేస్తాము ఆపై ఈ రూపంలో సాధించిన వాటిని రికార్డ్ చేయండి కాబట్టి మీరు ఇలా ఉన్నప్పుడు మీరు అన్ని ప్రధాన కార్యకలాపాలను సూచించే 30 నుండి 35 అడ్డు వరుసలను కలిగి ఉండవచ్చు కాబట్టి మీరు ప్రతి కాలమ్ కోసం అన్ని అడ్డు వరుసలలో సగటును తీసుకోవాలి వాస్తవానికి ఈ మాతృకను చూడటం ద్వారా మనం సాధారణంగా ప్రోగ్రాంను నిర్వహించే ప్రస్తుత మార్గం ఎక్కడ ఉందో కూడా తెలుస్తుంది అది కొన్ని PO లకు సంబంధించి సంతృప్తికరంగా లేకపోతే దాని గురించి మనం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది ఇప్పుడు మేము అన్ని సంబంధిత సర్వేల ఆధారంగా పరోక్ష అటైన్మెంట్ను ప్రత్యక్షంగా సాధించాము లేదా నిర్ణయిస్తాము మరియు ఇప్పుడు మేము కూడా సంబంధిత సర్వేల ద్వారా పరోక్ష విజయాన్ని నిర్ణయించడానికి NBA అక్రిడిటేషన్ ప్రక్రియలో అవసరం ఈ సర్వేలలో గ్రాడ్యుయేట్ ఎగ్జిట్ సర్వే పూర్వ విద్యార్థుల సర్వే ఎంప్లాయర్ సర్వే మరియు మొదలైనవి ఉంటాయి వాటిలో కొన్ని కష్టంగా ఉండవచ్చు కానీ ఎంప్లాయర్లు మరియు పూర్వ విద్యార్థుల నుండి కొంత డేటాను పొందడానికి మేము ప్రక్రియలను అమర్చాలి మరియు మేము వాటిని కొన్ని వెయిట్స్ సాధారణంగా 80 మరియు 20 సర్వేలకు 20 మరియు ప్రత్యక్ష అటైన్మెంట్కు 80 ఉపయోగించి మిళితం చేస్తాము మరియు మేము రెండింటినీ కలిపిన తర్వాత మనకు నిజమైన అటైన్మెంట్ లభిస్తాయి ఇప్పుడు చాలా క్లిష్టమైన పట్టిక ఇవ్వడానికి బదులుగా ఒక నమూనాను చూద్దాం PO10 తీసుకుందాం మేము చూసిన అన్ని సంబంధిత విద్యా కార్యకలాపాల ఆధారంగా ప్రత్యక్ష అటైన్మెంట్ 0 అన్ని సంబంధిత సర్వేల ఆధారంగా పరోక్ష అటైన్మెంట్ మీరు 3 4 సర్వేలు చేసి ఉండవచ్చు మరియు దాని ఆధారంగా 0 355 ఉంటుంది వాటిని 80 20 కలిపి చూస్తే మనకు 0 271 లభిస్తుంది అది మన అసలు అటైన్మెంట్ మీరు అన్ని PO లు మరియు PSO ల కోసం దీన్ని పునరావృతం చేస్తారు ప్రతి PO PSO లకు నాణ్యమైన లూప్ను మూసివేయండి లక్ష్యం కంటే తక్కువ ఉంటే అప్పుడు మెరుగుదల చర్యలను ప్లాన్ చేయండి మీరు మెరుగుపడే కొన్ని కార్యకలాపాలను ప్లాన్ చేయాలి లేదా లక్ష్యాన్ని మించి ఉంటే లక్ష్యాన్ని సవరించండి ఇప్పుడు మీరు సాధించే లక్ష్యాలను నిర్దేశించినప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకోవాలి ఉదాహరణకు PO6 వంటి నిర్దిష్ట PO కోసం నేను నా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను అని చెబితే ఒకరు చెడుగా భావించకూడదు నా ప్రస్తుత ప్రోగ్రామ్తో 0 05 వంటిది మాత్రమే సాధించగలనని చెప్పగలను ఇది చిన్న సంఖ్యలా కనిపిస్తోంది కాని పట్టింపు లేదు కానీ దానిని వాస్తవికంగా చేయండి లేకపోతే దానిని చేయడానికి ప్రయత్నిస్తే 0 6 0 7 చాలా అవాస్తవంగా ఉంటుంది ఉదాహరణకు PO1 చాలా కోర్సుల ద్వారా పరిష్కరించబడుతుంది PO2 అనేది ఇప్పుడు అందిస్తున్నట్లుగా ఉంది ఇప్పుడు కోర్సులు అందించబడుతున్నందున ఏ కోర్సు అయినా పరిష్కరించబడదు PO6 మరియు PO8 చాలా ప్రోగ్రామ్ల ద్వారా నేరుగా పరిష్కరించబడవు కాబట్టి PO యొక్క లక్ష్యం 0 1 కన్నా తక్కువ ఉంటే ఎటువంటి ఆందోళన అవసరం లేదు మరియు మీరు మీ PSO లను వ్రాస్తే PSO లకు రావడం 2 నుండి 4 వరకు ఏదైనా చెప్పనివ్వండి సాధారణంగా మీరు ప్రతి ప్రోగ్రామ్ కలిగి ఉన్న స్ట్రీమ్ల ఆధారంగా వ్రాస్తే వాటిని కలపగలిగినప్పటికీ పెద్దగా అన్ని PSOలు మూడింట ఒక వంతు కోర్సుల ద్వారా పరిష్కరించబడతాయి దాని కంటే ఎక్కువ కాదు ఆ మేరకు 0 3 నుండి 0 5 వరకు POకు వాస్తవిక లక్ష్యం ఉంటుంది మేము చివరికి PO అటైన్మెంట్లను లేదా PSO అటైన్మెంట్లను మొత్తం కోర్సుల సంఖ్యతో విభజిస్తున్నాము కాబట్టి 0 5 వరకు చాలా వాస్తవిక లక్ష్యం నిరంతర అభివృద్ధి కంటే సంపూర్ణ లక్ష్యాలు తక్కువ ఆందోళన కలిగిస్తాయని మళ్ళీ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఉదాహరణకు నేను ప్రస్తుత సంవత్సరాన్ని కలిగి ఉండవచ్చు నేను 0 05 సాధించాను మరియు వచ్చే ఏడాది నేను 0 06 కి మెరుగుపర్చాను అది నిరంతర అభివృద్ధి ఇది 0 5 లేదా 0 05 అనేది ఖచ్చితంగా పట్టింపు లేదు ముఖ్యం ఏమిటంటే నిరంతర అభివృద్ధి కాబట్టి దయచేసి ఈ సంపూర్ణ విలువలను పెద్దదిగా చేయడంపై దృష్టి పెట్టవద్దు ఏదో ఒకవిధంగా ఇది మొత్తం అవాస్తవమని మీరు అంటారు ఒక ఉదాహరణ చూద్దాం PO10 ను పరిగణించండి ఇది కోర్సు నమూనా కోర్సు ద్వారా పరిష్కరించబడుతుంది సంయుక్త అటైన్మెంట్ 0 లక్ష్యం 0 అటైన్మెంట్ గ్యాప్ 0 వచ్చే ఏడాది ఈ ఖాళీని పూరించడానికి తదుపరిసారి మేము ఈ కోర్సును అందిస్తున్నప్పుడు మేము ప్రతిపాదిత ప్రణాళిక రూపొందిస్తాం మేము మూడవ సెమిస్టర్లో అదనపు కమ్యూనికేషన్ ల్యాబ్ను విలువ ఆధారిత కోర్ కోర్సుగా కలిగి ఉన్నాము లేదా మూడవ సెమిస్టర్ నుండి ప్రారంభమయ్యే సెమినార్ను పరిచయం చేసాము నాల్గవ సెమిస్టర్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలపై 5 రోజుల వర్క్షాప్లో చేర్చండి మీ వద్ద ఉన్న నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలు ఉపాధ్యాయుడి నుండి ఉపాధ్యాయునికి ప్రోగ్రామ్ నుండి ప్రోగ్రామ్కు భిన్నంగా ఉంటాయి మళ్ళీ మేము పునరావృతం చేస్తున్నాము PO లేదా PSO ను పరిష్కరించే బలాన్ని నిర్ణయించండి మరియు సాధించడం ఉత్తమంగా అంచనా వేయడం సుమారుగా ఉంటుంది ఇది ఎప్పటికీ కాదు ఇది ఎప్పటికీ ఖచ్చితమైన విలువ కాదు ఉదాహరణకు PO అటైన్మెంట్ను గణించే మరింత క్లిష్టమైన మార్గాన్ని మీరు ఎల్లప్పుడూ నిర్వచించగలరని నేను ఎల్లప్పుడూ నిర్వచించగలను ఇది ఖచ్చితంగా సమర్థించదగినది కానీ మీరు దానిని మరింత ఖచ్చితమైన మరింత క్లిష్టంగా చేసినప్పుడు ఇది ఒక సంస్థలోని కొన్ని వందల కోర్సులలో కంప్యూటింగ్లో పాల్గొనే ప్రయత్నం విలువైనదేనా కాదా అని చూడాలి కాబట్టి అనుసరించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఒక సంస్థలో ఒక పద్ధతిని అనుసరించడం మరియు సాధించడంలో నిరంతర అభివృద్ధి కోసం కృషి చేయడం ముఖ్యం అసైన్మెంట్ల విషయానికి వస్తే వాస్తవిక PO అటైన్మెంట్ లక్ష్యాలను సెట్ చేయండి మీరు పనిచేస్తున్న ప్రోగ్రామ్ కోసం PO అటైన్మెంట్ మరియు అభ్యాస మెరుగుదల కోసం ప్రణాళికను లెక్కించండి మీరు మెకానికల్ ఇంజనీరింగ్ టీచర్ అయితే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ను చూస్తారు మరియు అసైన్మెంట్కు సంబంధించినంతవరకు మీకు అసలు డేటాకు ప్రాప్యత లేకపోతే ఊహాత్మక కానీ వాస్తవిక సంఖ్యలను వాడండి కానీ ప్రారంభంలో మీకు వాస్తవ డేటాకు ప్రాప్యత ఉండకపోవచ్చు కానీ మీరు ముందుకు సాగే కొద్దీ మీకు వాస్తవ డేటాకు ప్రాప్యత ఉంటుంది ఇది మాడ్యూల్ 1 యొక్క ముగింపు మాడ్యూల్ 2 NBA అందించిన ఫ్రేమ్వర్క్లోని ఇంజనీరింగ్ కోర్సు యొక్క 20 యూనిట్ల ఇన్స్ట్రక్షనల్ సిస్టమ్ డిజైన్ ద్వారా అందిస్తుంది కాబట్టి మీరు ఒక కోర్సును రూపకల్పన చేసి అందించాలనుకుంటే మీరు NBA ఇచ్చిన ఫ్రేమ్వర్క్లో దీన్ని ఎలా సమర్థవంతంగా చేస్తారు అది మన లక్ష్యం అవుతుంది ఇది మాడ్యూల్ 2 యొక్క లక్ష్యం ఇది దీని కంటే పూర్తిగా స్వతంత్ర మాడ్యూల్ అవుతుంది మీ శ్రద్ధగా విన్నందుకు చాలా ధన్యవాదాలు మరియు నేను మిమ్మల్ని మళ్ళీ మాడ్యూల్ 2 కు స్వాగతిస్తున్నాను ధన్యవాదాలు